మునుపటి ఉపన్యాసంలో మనము పీరియాడిక్ పొటెన్షియల్ లో పార్టికల్స్ కదలడంపై మన చర్చను ప్రారంభించాము అనగా పార్టికల్స్ పీరియాడిసిటీ a తో కాలానుగుణంగా ఒక పొటెన్షియల్ తో కదులుతున్నాయి మరియు ఒక డైమెన్షనల్ లో ఉండే కేసులను చర్చించడానికి మాత్రమే మనం పరిమితమైపోయాము మరియు ఈ సందర్భాలలో మనం వేవ్ ఫంక్షన్ బ్లోచ్ సిద్ధాంతాన్ని సంతృప్తిపరుస్తుందని మనము చర్చించాము అది ఒక వేవ్ ఫంక్షన్ ψ మరియు నేను దానిని k ద్వారా లేబుల్ చేస్తాను అలాగే దానికి eikxuk రూపం ఉంది ఇక్కడ ukx కూడా పీరియాడిక్ ఫంక్షన్ అదే పీరియాడిసిటీ పొటెన్షియల్ kxa ను కలిగి ఉంటుంది ఇది ఎల్లప్పుడూ eikak అని వ్రాయడం ద్వారా కూడా దీనిని విభిన్న రీతిలో వ్యక్తీకరించవచ్చు మనము దీనిని వ్రాసిన మూడవ రూపం ఏమిటంటే k ని nCneikGnx అని వ్రాయవచ్చు ఇక్కడ Gn n2πa కాబట్టి ఇవి ఈ వేవ్ ఫంక్షన్ కు వచ్చే మూడు విభిన్న రూపాలు మరియు దీని అర్థం ఏమిటి ఇలాంటి వేవ్ ఫంక్షన్ కలిగి ఉండటం వల్ల కలిగే పరిణామాలు ఏమిటి కాబట్టి ఏమి జరుగుతుంది నేను మొదట మీకు చెప్తాను ఆపై దీనిని ఉదాహరణల ద్వారా చూపుతాను నాకు స్థిరమైన పొటెన్షియల్ ఉందని అనుకుందాం ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే వేవ్ ఫంక్షన్ kxeikx ఇక్కడ కొంత నార్మలైజేషన్ తో మరియు E పార్టికల్ ఎనర్జీ 2k22m గా ఇవ్వబడుతుంది కాబట్టి నేను k E వర్సెస్ k లకు ఎనర్జీ ని ప్లాట్ చేస్తే అది ఇక్కడ ఒక పారాబోలా గా కనిపిస్తుంది ఇది 2k22m నేను ఇప్పుడు ఈ పీరియాడిక్ పొటెన్షియల్ ను పరిచయం చేసి దానిని ఒక a అనే ఒక క్రమ వ్యవధిలో బంప్స్ లాగా ప్రవేశపెడితే వేవ్ ఫంక్షన్ బ్లోచ్ యొక్క వేవ్ ఫంక్షన్ రూపంలో ఉంటుంది మరియు k πa నుండి πa మధ్య నన్ను పరిమితం చేసే ఎనర్జీ ను నేను వివరించగలను ఇప్పుడు మీరు వేవ్ ఫంక్షన్ యొక్క ఈ ప్రత్యేక రూపం కారణంగా ఈ పొటెన్షియల్ ను ఇచ్చినప్పుడు ఏమి జరుగుతుంది ఎనర్జీ డయాగ్రామ్ మొదట్లో పారాబోలా లాగా మారుతుంది మరియు తరువాత πa దగ్గర మారుతుంది మరియు అది నీలం రంగు ద్వారా నేను చూపించినట్లుగా మారుతుంది మరియు తరువాత ఇది మళ్ళీ ఒక మార్పు కాబట్టి అక్కడ ఒక ఎనర్జీ శ్రేణి ఉంది ఈ సంవత్సరం లో స్టేట్ లేని చోట నేను ఇప్పుడు బ్లాక్ చేసే ఎనర్జీ శ్రేణి ఉంది కాబట్టి మీకు ఎనర్జీ బ్యాండ్ లభిస్తుంది 0 నుండి పైకి ఈ బ్యాండ్ వరకు ఉన్న ఈ ఎనర్జీ బ్యాండ్ లో అన్ని ఎనర్జీ లు ఉంటాయి ఆపై అంతరం ఏర్పడుతుంది ఆపై ఎనర్జీ మళ్లీ తీయబడుతుంది మరియు తదుపరి బ్యాండ్ లో ఉంటుంది మరియు అన్ని k లు k ప్లస్ g r సమానమైనవి అని మేము చెప్పినప్పటి నుండి మీరు దానిని చూసిన విధానం కాబట్టి నేను ఈ బ్యాండ్ ను ఇక్కడికి మార్చాను మరియు దానిని లోపలికి తీసుకువస్తాను కాబట్టి మనము ప్రారంభించినది ఫ్రీ ఎలక్ట్రాన్ గ్యాస్ కోసం ఎనర్జీ డయాగ్రామ్ ఇది 2k22m ఆపై మనము ఆ పీరియాడిక్ పొటెన్షియల్ ను ప్రవేశపెట్టినప్పుడు నేను ఇప్పుడు πa నుండి πa మధ్య నన్ను పరిమితం చేయగలను ఎనర్జీ ఈ బ్యాండ్ లో ఉంది తదుపరి లెవెల్ ఎనర్జీ ఇలా ఉంటుంది కానీ మేము చెప్పినట్లుగా మనము ఎల్లప్పుడూ ఈ జోన్ అంటే బ్రిలోయిన్ జోన్లో k ని తిరిగి తీసుకురావచ్చు మరియు తదుపరి బ్యాండ్ ఇలా ఉంటుంది కాబట్టి నేను ఈ భాగాన్ని ఇక్కడ చెరిపివేస్తాను ఈ లైన్ను పైకి లేపాను కాబట్టి ప్రతి k కి ఒక బ్యాండ్ ఎనర్జీ లు ఉంటాయి తరువాత తదుపరి బ్యాండ్ మరియు ఆ తరువాత బ్యాండ్ మొదలైనవి ఉంటాయి కాబట్టి నేను ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ గ్యాస్ను డిస్టర్బ్ చేసినప్పుడు ఇదే జరుగుతుంది కాబట్టి ఈ ఖాళీలు ఉన్నాయి ఇది ఈ నల్లటి భాగం ద్వారా చూపబడింది అక్కడ స్టేట్ ఉనికిలో లేదు ఈ ఎనర్జీ లు పార్టికల్ ద్వారా తీసుకోబడవు మరియు పార్టికల్ ఈ బ్యాండ్ లో ఏదైనా ఎనర్జీ ని తీసుకోగలదు మొదటి బ్యాండ్ రెండవ బ్యాండ్ మరియు నేను ఫ్రీ పార్టికల్స్ తో ఎందుకు ప్రారంభించాను అని మీరు అడగవచ్చు నేను అణువులతో ప్రారంభించవచ్చు ఉదాహరణకు నేను రెగ్యులర్ ఇంటర్వెల్లో అణువులను కలిగి ఉన్నట్లయితే అప్పుడు ప్రతి అణువుకు ఒక స్థిర విలువ వద్ద ఎనర్జీ ఉంటుందని నాకు తెలుసు ఉదాహరణకు హైడ్రోజన్ అణువు కోసం అది 13 6 eV అవుతుంది ప్రతి అణువుకు ఇది ఉంటుంది కాబట్టి బ్యాండ్ ఎక్కడ నుండి వస్తుంది లేదా బ్లోచ్ సమీకరణం ఏమి చేస్తుంది నేను ఎనర్జీ ని ప్లాట్ చేస్తే ఇప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి నేను మళ్ళీ ఈ చిత్రాన్ని E వర్సెస్ k ని గీస్తాను మరియు ఈ ఎనర్జీ ఇప్పుడు విడిపోయి బ్యాండ్ ని తయారు చేయబోతున్నట్లు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందంటే ఇప్పుడు నన్ను అనుమతించండి ఎందుకంటే ఎనర్జీ అనేది నెగటివ్ మరియు E E సమానంగా ఉంటాయి రెండూ 0 మరియు ఇది k ఇది k E 0 ఇక్కడ ఉంది K కి సంబంధించి ఇప్పుడు ఈ ఎనర్జీ లెవెల్స్ అన్నీ మళ్లీ బ్యాండ్ గా ఏర్పడతాయని మీరు చూస్తారు మరియు ఈ ఎనర్జీ ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఇది 13 6 కాదు ఇది ఈ బ్యాండ్ పై ఉంది ఇది 13 6 చుట్టూ విస్తరించవచ్చు ఉదాహరణకు ఇది 17 eV నుండి 10 eV వరకు అని చెప్పవచ్చు కాబట్టి ఇది ఏడు ఎలక్ట్రాన్ వోల్ట్ల బ్యాండ్ ఇది ఏర్పడిన అన్ని ఎనర్జీ లెవెల్స్ ఇందులో పడిపోతాయి కాబట్టి ఇక్కడ ఒక ఎనర్జీ లెవెల్ ఇక్కడఒక ఎనర్జీ లెవెల్ ఒక ఎనర్జీ లెవెల్ k యొక్క ఫంక్షన్ గా ఉంటాయి వేవ్ ఫంక్షన్ k పై ఆధారపడి ఉంటుందని బ్లోచ్ సిద్ధాంతం చెప్తున్నట్లు గమనించండి ఇది కండిషన్ ను పేర్కొనే క్వాంటం నెంబర్ ఇది ఒక మంచి క్వాంటం నెంబర్ ఎందుకంటే ఆ సిమెట్రీ తో సిమెట్రీ లో ఉంది కానీ ఎనర్జీ పాజిటివ్ గా ఉండాలని అది చెప్పలేదు ఫ్రీ ఎలక్ట్రాన్ కేసులో నేను వాటిని రెగ్యులర్ పొటెన్షియల్ ద్వారా డిస్టర్బ్ చేసినప్పుడు పారాబోలా విచ్ఛిన్నమవుతుంది అణువులు ఉన్న సందర్భంలో అక్కడ ఉన్న అన్ని ఎనర్జీ లెవెల్స్ 13 6 వద్ద వేరు చేయబడి అవి ఒక బ్యాండ్ ని ఏర్పరుస్తాయి మరియు తరువాత తదుపరి ప్రవాస స్థితి శక్తి ద్వారా ఏర్పడిన తదుపరి బ్యాండ్ ఉండవచ్చు కాబట్టి జరిగేది ఎనర్జీ బ్యాండ్ రూపంలో ఉంటుంది మరియు వాటికి పరిణామాలు ఉంటాయి కాబట్టి మొదట ఇప్పుడు క్రోనిగ్ పెన్నీ మోడల్ అనే మోడల్ ద్వారా ఈ బ్యాండ్ ఏర్పడటాన్ని మీకు చూపుతాను ఈ సందర్భంలో మనం పరిగణించేది ఏమిటంటే పొటెన్షియల్ అనేది ఈ బ్యారియర్ల సమాహారం నేను ఇంతకు ముందు కూడా నేను చూపించాలనుకుంటున్నది ఏమిటంటే ఇది ఈ బ్యాండ్ లకు దారితీస్తుంది కాబట్టి ఈ దూరం అనేది a మరియు బ్యారియర్ వెడల్పు b అని చెప్పండి ఎత్తు V మరియు ఇక్కడ దిగువన V 0 నాకు తెలిసిన వేవ్ ఫంక్షన్ బ్లోచ్ రూపంలో ఉంటుంది పొటెన్షియల్ గా ఒక అంచున ఉన్న ఈ పాయింట్ నేను x గా తీసుకోబోతున్నాను ఇక్కడ ఆకుపచ్చ రంగులో చూపిన పాయింట్ x ఒక ప్లస్ b కి సమానం ఆపై పొటెన్షియల్ మళ్ళీ పునరావృతమవుతుంది కాబట్టి పొటెన్షియల్ యొక్క పీరియాడిసిటీ ab ప్రతి k కి ఎనర్జీ ని నేను ఎలా లెక్కించగలను ఇంతకు ముందు సందర్భాలలో మీరు గుర్తు చేసుకున్నట్లైతే ఐగెన్ విలువ అనేది బౌండరీ కండిషన్ల ద్వారా నిర్ణయించబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో కూడా మనము బౌండరీ కండిషన్ ని వర్తింపజేయబోతున్నాము మా బౌండరీ కండిషన్ బ్లోచ్ సిద్ధాంతం ద్వారా అందించబడుతుంది కాబట్టి ఆ వేవ్ ఫంక్షన్ eikabk కు సమానంగా ఉండబోతోంది మరియు నేను ఇప్పుడు చూపించబోతున్నట్లుగా ఇది ఎనర్జీ ఐగెన్ విలువకు దారి తీస్తుంది ఎనర్జీ V క్రింద ఉందని మనము ఊహించబోతున్నాము కాబట్టి నేను దానిని మళ్లీ గీస్తాను పొటెన్షియల్ ఇలా కనిపిస్తుంది నేను ఇప్పుడు మీ స్క్రీన్పై వెడల్పులతో ఇక్కడ చూపుతున్నాను మరియు ఇక్కడ ఎడమవైపున x 0 ఈ బిందువు x a b అలాగే ఎత్తు V మరియు మనం పరిగణించే అన్ని ఎనర్జీ లు V క్రింద ఉన్నాయని మనము ఊహించబోతున్నాము కాబట్టి మనము E కంటే దిగువన V ను ఊహిస్తున్నాము V కంటే E ఎక్కువగా ఉంటే మీరు మళ్లీ అదే కండిషన్ ని సరిదిద్దవచ్చు కానీ ప్రస్తుతం నేను ఒక ప్రత్యేక ఉదాహరణను తీసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు వేవ్ ఫంక్షన్ 0≤x≤a ష్రోడింగర్ సమీకరణం 22md2dxVEψ ద్వారా నిర్ణయించబడుతుంది కాబట్టి E 0 లేదా E V కానీ 0 కంటే కూడా ఎక్కువ కాబట్టి నేను x ను 0 కి a కి మధ్య పొందుతాను మరియు అది AeiαxBe iαx కి సమానంగా ఉంటుంది ఎక్కడ విలువ √ 0 కంటే ఎక్కువ కాబట్టి సమస్య లేదు ఇది అలాంటిది ఇప్పుడు ప్రాంతం x a మరియు b మధ్య వేవ్ ఫంక్షన్ ష్రోడింగర్ సమీకరణం 22md2dxVEψ ద్వారా ఇవ్వబడింది మరియు E V అనేది V కంటే E ఎక్కువ అయితే మీరు చేయాల్సిందల్లా మీరు త్రికోణమితి ఫంక్షన్లను పొందాలనుకుంటున్న హైపర్బోలిక్ ఫంక్షన్ నుండి స్వల్పమైన మార్పు చేస్తే చాలు కానీ అది ఒక సామాన్యమైన సందర్భం కాబట్టి నేను దీనిని2m2E Vψ0 గా వ్రాయగలను మరియు E V నుండి నేను xCeβxDe βx పొందుతాను ఇక్కడ అనేది √2m2 కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి మరియు ఇలా ఇవ్వండి కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్నది నేను ఈ పొటెన్షియల్ చిత్రాన్ని మళ్లీ చేస్తాను x 0 ఇక్కడ x a b ఇది a నా దగ్గర ఉన్నది ఏమిటంటే 0 మరియు a ల మధ్య వేవ్ ఫంక్షన్ AeiαxBe iαx మరియు a మరియు ab ల మధ్య x అనేది CeβxDe βx కి సమానం ఇప్పుడు బౌండరీ కండిషన్ అనేది ఇప్పుడు నాకు తెలియనిది A B C మరియు D మరియు ఎనర్జీ ఇప్పుడు మనం బౌండరీ కండిషన్లను వర్తింపజేద్దాం మనము x a వద్ద నిరంతరంగా ఉండాలి మునుపటి స్లయిడ్లో నేను a మరియు b ల మధ్య x అని తప్పుగా వ్రాశాను దానిని సరిచేస్తే వాస్తవానికి అనేది a మరియు a b ల మధ్య ఇది సరిగ్గా ఉండాలి ఇక్కడ చదివినప్పుడు నేను దీనిని సరిచేశాను కాబట్టి ఇప్పుడు ఈ బౌండరీ కండిషన్ నాకు AeiαaBe iαaCeaDe βa అని చెబుతుంది నేను దానిని eiαaAe iαaB Ceβa e βaD0 అని వ్రాయగలను అది నా సమీకరణం 1 అలాగే ψ కంటిన్యూస్ గా ఉందని నాకు తెలుసు మరియు అది వెంటనే నాకు ieiαaA ie iαB Ceβae βaD0 ని ఇస్తుంది అది 2 వ సమీకరణం నాకు ఇక్కడ ఒక a అవుట్ ఉండాలి కాబట్టి నేను రెండు సమీకరణాలను పొందాను ఇంకా తెలియనివి నాలుగు ఉన్నాయి ఇతర రెండు సమీకరణాలు బ్లోచ్ సిద్ధాంతం ద్వారా అందించబడ్డాయి ఇది ψab దీని విలువ eikabψ కి సమానంగా ఉండాలి మరియు ψ AB మరియుψab అనేవి CeβabDe βab తప్ప మరొకటి కాదు కాబట్టి నేను ఇక్కడి నుండి సమీకరణాన్ని eikabAeikabB eabC e abD0పొందాను అది 3వ సమీకరణం మరియు చివరగా 4 వ సమీకరణం కంటిన్యూస్ గా ఉన్నందున ψ ab వద్ద కూడా కంటిన్యూస్ గా ఉంటుంది ψ అనేది x ab వద్ద కూడా కంటిన్యూస్ గా ఉంటుంది కాబట్టి నేనుabeikabψ ను పొందబోతున్నాను ఇది నాకు eikabiα ని ఇస్తుంది మరియు ఎడమ వైపు నేను eabC βe abD ని పొందబోతున్నాను కాబట్టి ఈ సమీకరణం ఇప్పుడు iαeikabA iαeikabB eabCe βabD0 అవుతుంది ఇది నా ప్రశ్న సంఖ్య 4 నేను ఈ సమీకరణాన్ని తిరిగి రాయ ను కానీ తరువాత నేను ఏమి చేస్తానంటే నేను కనుగొన్నది తరువాత పేజీలో రాస్తాను సమీకరణం కొన్ని గుణకం సార్లు A ప్లస్ కొన్ని గుణకం సార్లు B ప్లస్ కొన్ని గుణకం సార్లు C ప్లస్ కొన్ని గుణకం సార్లు D కు సమానం మరియు A B C మరియు D యొక్క నాన్ జీరో పరిష్కారం కోసం నా దగ్గర 4 సమీకరణాలు ఉన్నాయి అప్పుడు ఏమి జరగాలి ఇప్పుడు కుడి వైపు 0 కనుక ఇవి ఈ గుణకాల డిటర్మినెంట్ 0 అయి ఉండాలి మనం ఇంతకు ముందు వ్రాసినది eiαa e iαa eβa e βa మరియు అన్ని గుణకాలు కాబట్టి మీరు ఈ డిటెర్మినెంట్ ను ఉంచినప్పుడు మీరు సమీకరణంలో ఉంటారు మీరు సంబంధిత సమీకరణంలో ఉంటారు మరియు ఈ సమీకరణం యొక్క సంతృప్తి అనేది ఇచ్చిన k కి E యొక్క నిర్దిష్ట విలువలకు మధ్య ఉంటుంది k ఎక్కడ నుండి వస్తుంది ఇది కూడా ఈ సమీకరణాలలో ఉంది కాబట్టి మీరు పొందుతున్నది ఏమిటంటే మీరు k కలిగి ఉన్న ఈ సమీకరణాన్ని కలిగి ఉంటారు ఒక ఫంక్షన్ 0 కు సమానంగా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు కంప్యూటర్ని అడిగారు మీరు ఇచ్చిన k కోసం E విలువలను స్కాన్ చేస్తారు కాబట్టి మళ్లీ నన్ను నేను పరిమితం చేస్తాను ఎందుకంటే నేను a మరియు a మధ్య k కి బ్లోచ్ సిద్ధాంతం ద్వారా అలా చేయగలను మరియు ఇచ్చిన కేసుల కోసం E యొక్క విభిన్న విలువలకు ఈ ఫంక్షన్ను 0 కి సమానంగా ఉండేలా కంప్యూటర్ని సంతృప్తిపరచమని అడగండి కాబట్టి నేను k 0 కి సమానం అని అనుకుందాం నేను ఇక్కడ కొంత విలువను పొందుతాను ఇక్కడ ఒక విలువ ఇక్కడ ఒక విలువ ఇక్కడ ఒక విలువ ఇక్కడ ఒక విలువ ఇక్కడ ఒక విలువ ఇక్కడ మరొక k విలువ కోసం నేను ఇలా చేస్తాను మీరు ఇక్కడ ఒక విలువను పొందుతారు నేను ఇక్కడ ఒక విలువను పొందుతాను నాకు ఇక్కడ k విలువ లభిస్తుంది మరియు మొదలైనవి తదుపరి k కోసం చేయండి ఇక్కడ నేను మరొక విలువను పొందుతాను నేను 2 బ్యాండ్ ల కోసం చేస్తాను నేను మరొక వైపు సమరూపంగా చేయగలను చివరగా నేను ఈ పాయింట్లలో చేరినప్పుడు నేను ఇలాంటి కర్వ్ ను పొందబోతున్నాను ఇది ప్రతి k కి ఎనర్జీ బ్యాండ్ తప్ప మరేమీ కాదు కానీ అవి k కంటిన్యూస్ గా ఉంటాయి మరియు మీరు వీటిని పొందుతారు ఎందుకంటే అవి ప్రతి k కి కంటిన్యూస్ గా మారుతూ ఉంటాయి అప్పుడు మీకు బ్యాండ్ లు ఉంటాయి ఈ బ్యాండ్ లు అలా పుడతాయి నేను ఈ క్రోనిగ్ పెన్నీ మోడల్ యొక్క సరళీకృత వర్షన్ చేసినప్పుడు మనము తదుపరి ఉపన్యాసంలో మరింత స్పష్టంగా చూస్తాము కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ముగించడానికి ముందు సంక్షిప్తంగా చెప్పాలంటే మనము క్రోనిగ్ పెన్నీ మోడల్ను ప్రవేశపెట్టాము పీరియాడిక్ పొటెన్షియల్ లో E ఎలా ఇవ్వబడుతుందో చూడటానికి E కోసం సమీకరణం బౌండరీ కండిషన్లు మరియు బ్లోచ్ సిద్ధాంతం సంతృప్తి చెందడం నుండి పుడుతుంది నెంబర్ 3 ఏమిటంటే ఒక k విలువ E ఇవ్వబడిన A B C D 0 అని వ్రాసే మంచి పదం లేకపోవడం కోసం కోయెఫిషియంట్ లను నిర్ణయించడం ద్వారా నిర్ణయించబడుతుంది తదుపరి ఉపన్యాసంలో నేను దీని యొక్క సరళీకృత వర్షన్ చేయబోతున్నాను మరియు ఈ బ్యాండ్ లు తప్పనిసరిగా ఎలా వస్తాయో చూపించబోతున్నాను